సర్క్యూట్లో ఒకే స్వతంత్ర సోర్స్ ఉన్నప్పుడు తాత్కాలిక సర్క్యూట్ పద్ధతులు పరిష్కారాలను ఇస్తాయి అని ఇప్పటికే తెలుసు అందువల్ల రెసిస్టర్ల ను సిరీస్ గా మరియు సమాంతరంగా కలిపి తర్వాత స్వతంత్ర సోర్స్ అంతటా ఒకే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ను కనుగొనడం మరియు వేర్వేరు వేరియబుల్స్ ను పరిష్కరించుతాం కాబట్టి ఇప్పుడు మొదట వాస్తవముగా సరళమైన ఉదాహరణ నుండి ప్రారంభించి ఆపై మరింత క్లిష్టమైన ఉదాహరణలను పరిష్కరిస్తాము రెసిస్టర్కు అనుసంధానించబడిన స్వతంత్ర వోల్టేజ్ సోర్స్ తో సర్క్యూట్ ఉంది అని పరిగణించండి ఈ సర్క్యూట్కు సమాధానం కరెంట్VR1 కాబట్టి సర్క్యూట్లో ప్రతి వేరియబుల్ కావాలంటే దానిని వోల్టేజ్ అంతటా V అని చెప్పవచ్చు ఈ దిశలో కరెంట్ V1 R1 వోల్టేజ్ V మరియు ఆ దిశలో కరెంట్ V1R1 ఉంటుంది కాబట్టి వోల్టేజ్ సోర్స్ మరియు రెసిస్టర్ ఉన్న సర్క్యూట్ యొక్క రెండు బ్రాంచ్ లో కరెంట్ మరియు వోల్టేజ్ ఉంటుంది ఇప్పుడు మనకు ఇక్కడ సిరీస్ కలయికతో ఉన్న రెసిస్టర్ R1 మరియు R2కు వోల్టాజ్ V అనుసంధానించబడి ఉంది అని పరిగణించండి మరియు మరలా రెసిస్టర్ ల సిరీస్ కలయికని తగ్గించడం ద్వారా ఒకే రెసిస్టర్ R1 R2 లాగా ఉంటుంది ఇప్పుడు ఈ కరెంట్ సులభంగా పరిష్కరించబడుతుంది ఇక్కడ వోల్టేజ్ V కరెంట్ VR1R2 గా ఉంటుందిసర్క్యూట్ అంతటా ఇదే కరెంట్ ప్రవహిస్తుంది దీని విలువ VR1R2 ఇప్పుడు ఈ సందర్భంలో ఏ విలువ కోసమైనా ప్రశ్నించవచ్చు లేదా ఈ వోల్టేజ్ ని కనుగొనమని అడగవచ్చు R2 వద్ద వోల్టేజ్ ను రెసిస్టర్ విలువతో కరెంట్ను గుణించడం ద్వారా సులభంగా కనుగొనవచ్చు కాబట్టి R2 వద్ద వోల్టేజ్ V R1 R2 I V R2 R1 R2 ఇప్పుడు మనకు తెలిసిన వోల్టేజ్ డివైడర్ సూత్రం రెసిస్టర్ల యొక్క సిరీస్ కలయిక వోల్టేజ్ V ద్వారా ఉత్తేజ పరిచినట్లయితే ఏదయినా ఒక రెసిస్టర్ వద్ద వోల్టేజ్ అనేది ఆ రెసిస్టన్స్ విలువ సిరీస్ కలయిక యొక్క మొత్తం రెసిస్టన్స్ అనువర్తిత ఓల్టేజ్ విలువకి సమానం అవుతుంది కాబట్టి ఇక్కడ రెసిస్టన్స్ R2 మొత్తం రెసిస్టన్స్ ఈ సందర్భంలో 2 రెసిస్టర్లు మాత్రమే ఉన్నాయి మరియు ఈ మొత్తం విలువ అనువర్తిత వోల్టేజ్ V అవుతుంది దీనిని వోల్టేజ్ డివైడర్ సూత్రం అని అంటారు R1 అంతా వోల్టేజ్ కావాలనుకుంటే R2 కు బదులుగా న్యూమరేటర్లో R1 ను కలిగి ఉంటారు కాబట్టి ఇది మళ్ళీ చాలా సులభం ఇప్పుడు కరెంటు సోర్స్ కు సమాంతరంగా ఉన్న రెండు రెసిస్టర్లు R1 మరియు R2 అనుసంధానించబడింది అని పరిగణించండి కాబట్టి ఇది ఇది ఓకే రెసిస్టర్ కు వర్తింప చేసిన కరెంటు సోర్స్ వలె ఉంటుంది వీటిలో ప్రతి ఒక్కదాని కండక్టెన్స్ ని పరిగణనలోకి తీసుకుంటే G1 1R1 మరియు G2 1 R2 అని మనకు తెలుసు రెసిస్టన్స్ యొక్క కండక్టెన్స్ G1G2 ఇది 1 R1 1 R2 అవుతుంది కాబట్టి రెసిస్టన్స్ కలయిక యొక్క R1R2 R1 R2 అవుతుంది కరెంట్ I ను వర్తింపజేస్తే అప్పుడు వోల్టేజ్ Iరెసిస్టర్ విలువ లేదా I కండక్టెన్స్ విలువ అవుతుంది కాబట్టి ఈ వోల్టేజ్ I G 1 G 2 ఇది I R 1 R 2 R 1 R 2 కి సమానం కాబట్టి సమాంతర కలయికలు ఉన్నప్పుడు కొన్ని సార్లు విశ్లేషణ లో రెసిస్టన్స్ కన్నా కండక్టెన్స్ ను ఉపయోగిస్తాం కండక్టెన్స్ లేదా రెసిస్టన్స్ లు రెండింటినీ ఉపయోగించుకుంటాము కొన్నిసార్లు కొన్ని వ్యక్తీకరణలు రెసిస్టన్స్ కన్నా కండక్టెన్స్ తోసరళంగా అనిపిస్తాయి కాబట్టి అది వాటిని ఉపయోగించడానికి ప్రేరణ కాబట్టి అదే వోల్టేజ్ స్పష్టంగా అసలయిన సర్క్యూట్లో కనిపిస్తుందిఇక్కడ వోల్టేజ్ I G1 G2 ఇది I RR2 R1 R2 ఇప్పుడు ఈ వోల్టేజ్ ని కనుగొనమని అడగవచ్చు దాన్ని ఇదివరకే పరిష్కరించాము లేదా కరెంట్ లు మరియు వ్యక్తిగత రెసిస్టర్లను కనుగొనమని అడగవచ్చు కాబట్టి ఈ కరెంట్ రెసిస్టన్స్ వద్ద వోల్టేజ్ రెసిస్టన్స్ లేదా రెసిస్టన్స్ వద్ద వోల్టేజ్ కండక్టెన్స్ రెండు రూపాల్లో వ్రాస్తాము కాబట్టి ఇక్కడ కరెంట్ I G1 G1 G2 ప్రాథమికంగా ఇది వోల్టేజ్ కండక్టెన్స్ మరియు I R2 R1 R2 అని కూడా వ్రాయవచ్చు మరియు ఈ సందర్భంలో ఈ వ్యక్తీకరణను తీసుకొని R1 ద్వారా భాగించాలి అదే విధంగా ఇక్కడ నుండి కరెంట్ I G2 G1 G2 అనేది I R1 R1R2 కి సమానం వాస్తవానికి ఇది కరెంట్ డివైడర్ సూత్రం వోల్టేజ్ అనేది రెసిస్టెన్స్ కి అనులోమానుపాతంలో విభజించబడుతుంది కరెంట్ అనేది కండక్టెన్స్ కి అనులోమానుపాతంలో విభజించబడుతుంది కాబట్టి వోల్టేజ్ డివైడర్లో R1 R1 R2 ఉంటుంది G1 ద్వారా ప్రవహించే కరెంట్ ని కనుగొనడానికి కరెంట్ డివైడర్ వ్యక్తీకరణలో G1 G1G2 ఉంటుంది సాధారణంగా ఇది రెసిస్టర్ల నిష్పత్తిగా ప్రదర్శించబడుతుంది ఈ సందర్భంలో ఇతర రెసిస్టర్ను తీసుకోవాలి మరియు బహుళ రెసిస్టర్లు కలిగి ఉంటే సమాంతర కలయిక ఉన్న ఇతర రెసిస్టర్ల ను తీసుకోవాలి కరెంట్ డివైడర్ విషయంలో కండక్టెన్స్ ఉపయోగిస్తే సులభంగా ఉంటుంది కానీ వాస్తవానికి మీరు ఏదైనా ఉపయోగించవచ్చు కాబట్టి ఇది మళ్ళీ మరొక సాధారణ ఉదాహరణ తర్వాత ఈ 2 అంశాలను కలిపి సర్క్యూట్ను ఏర్పరుస్తాము ఇందులో వోల్టేజ్ V రెసిస్టెన్స్ R1 R2 R3 మరియు ఇది R2 మరియు R3 సమాంతరంగా ఉన్నాయి కాబట్టి మనకు సమాంతర కలయిక మరియు R1 ఉంటుంది చివరకు ఇవి సిరీస్లో ఉంటాయి మరియు ఓకే రెసిస్టర్కి తగ్గించవచ్చు కాబట్టి దీని నుండి ప్రతి దాన్ని లెక్కించవచ్చు మొదట మనం కరెంట్ I ను లెక్కించవచ్చు కాబట్టి ఇది వోల్టేజ్ V I V మొత్తం రెసిస్టన్స్ మరియు అదే కరెంట్ ఇక్కడ కూడా ఉంటుంది R1 వద్ద వోల్టేజ్ ని లెక్కించాలనుకుంటే అది I R1 దీనిని సులభంగా లెక్కించవచ్చు ఇప్పుడు ఈ నోడ్ వద్ద I ను రెండు భాగాలుగా విభజించవచ్చు కాబట్టి దానిలో కొన్ని ఈ విధంగా వెళ్తాయి మరియు కొన్ని ఆ విధంగా వెళ్తాయి మరియు చివరకు కలిసి ఉంటాయి R2 R3 ద్వారా ప్రవహించే కరెంట్ ని లెక్కించాలంటే కరెంట్ డివైడర్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కనుగొనవచ్చు కాబట్టి ప్రతిదీ సిరీస్ మరియు సమాంతర అంశాల యొక్క పునరావృత కలయిక అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో వోల్టేజ్ డివైడర్ లేదా కరెంట్ డివైడర్ నియమాలను ఉపయోగించి తుది పరిష్కారాలను కనుగొనవచ్చు I ని ఇప్పటికే మీరు లెక్కించే ఉంటారు కాబట్టి R3 ద్వారా ప్రవహించే కరెంట్ I R2 R2 R3 ఉంటుంది దీన్ని వేరే రంగులో ఉంచుతాను కాబట్టి ఇది R3 ద్వారా ప్రవహించే కరెంట్ మరియు R2 ద్వారా ప్రవహించే కరెంట్ I R3R2R3 అవుతుంది కాబట్టి ఇప్పుడు సర్క్యూట్ మరింత క్లిష్టంగా ఉంటుంది కానీ దీన్ని ఇంకా ఉపయోగించుకోవచ్చు ఈ సిరీస్ సమాంతర కలయికలను పదేపదే వర్తింపజేయవచ్చు మరియు స్వతంత్ర వోల్టేజ్ సోర్స్ మరియు స్వతంత్ర కరెంట్ సోర్స్ అంతటా ఒకే రెసిస్టెన్స్కు సరళీకృతం చేయవచ్చు మరియు కరెంట్ లేదా వోల్టేజ్ను కనుగొనవచ్చు మరియు అక్కడ నుండి వోల్టేజ్ డివైడర్ లేదా కరెంట్ డివైడర్ సూత్రాలను ఉపయోగించి మరింత లెక్కించవచ్చు ఇప్పుడు ఇది ఒకే స్వతంత్ర వోల్టేజ్ సోర్స్ ను కలిగి ఉన్న అనేక సర్క్యూట్ల కి వర్తిస్తుంది కానీ ఇలాంటి సర్క్యూట్ ఉన్నట్లయితే కరెంటు సోర్స్ వద్ద కనిపించే సమాన రెసిస్టన్స్ ను కనుగొనడానికి కొంత విశ్లేషణ అవసరం కాబట్టి ఈ సందర్భంలో క్రమమైన విశ్లేషణ విధానాలు ఉపయోగించడం మంచిది ఉదాహరణకు మరింత సంక్లిష్టతను కూడా కలిగి ఉండవచ్చు కాబట్టి ఇక్కడ రెసిస్టన్స్ ను కనుగొనడానికి కూడా క్రమబద్ధమైన విశ్లేషణ విధానాలను ఉపయోగించాలి కాబట్టి క్రమబద్ధమైన విశ్లేషణ ను ఉపయోగించి ప్రతిదీ కనుగొనవచ్చు కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే సర్క్యూట్లో ఒకే స్వతంత్ర సోర్స్ ను కలిగి ఉన్నప్పుడు సిరీస్ సమాంతర కలయికలను విశ్లేషించడం ద్వారా వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ వద్ద ఒకే సమానమైన ఎలిమెంట్ ని పొందగలుగుతారు మరియు దాని నుండి కావలసిన ప్రతీ దానిని క్రమంగా పరిష్కరించవచ్చు